మనం ఎలక్ట్రికల్ మెషన్స్ అనే సబ్జెక్ట్ ని ప్రారంభిస్తునాం మనం ఈ కోర్సులో మోటార్ల గురించి మరియు జనరేటర్ల గురించి తెలుసుకుందాం మొదటగా ఈ కోర్సు ప్లాన్ గురించి చర్చించి తరువాత ఈ కోర్సు అర్థం చేసుకోవడానికి ముందుగా తెలుసుకోవలసిన విషయాల గురించి చర్చిస్తాను ముందుగా మీరు చూసినట్లయితే ఏ ఎలక్ట్రికల్ మెషిన్ అయినా ఫెర్రో మాగ్నెటిక్ మెటీరియల్ తో తయారవుతుంది ఎందుకంటే శక్తి ఎలక్ట్రికల్ నుంచి మెకానికల్ కు మరియు మెకానికల్ నుంచి ఎలక్ట్రికల్ కు మాగ్నెటిక్ మీడియం ద్వారా మాత్రమే మారుతుంది తద్వారా మాగ్నెటిక్ మీడియం ఎలక్ట్రికల్ ఎనర్జీ మరియు మెకానికల్ ఎనర్జీ లను అనుసంధానిస్తోంది మనం ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీ గా మార్చినప్పుడు దాన్ని మోటర్ ఆపరేషన్ అని మరియు మెకానికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీ గా మార్చి నప్పుడు దాన్ని జనరేటర్ ఆపరేషన్ అని పిలుస్తాం కాబట్టి మనం ఒకే మెషిన్ ను మోటోరింగ్ ఆపరేషన్ తో మోటార్ గానూ జనరేటింగ్ ఆపరేషన్ తో జనరేటర్ గా పనిచేస్తుందని తెలుసుకోవచ్చు కాబట్టి మనం ఆ మిషన్ కు మెకానికల్ ఎనర్జీ ఇచ్చినప్పుడు అది ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇచ్చేటట్లు మరియు ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇచ్చినప్పుడు మెకానికల్ ఎనర్జీ గా మార్చేటట్లుగా దాన్ని కంట్రోల్ చేయగలగాలి కాబట్టి ఆ రెండు మిషన్ల యొక్క నిర్మాణం మరియు పని చేసే విధానం ఒకే విధంగా ఉన్నట్లుగా చెప్పొచ్చు కానీ మనం ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ ని వాడుతున్నాము కనుక ఆ ఫెర్రో మాగ్నెటిక్ మెటీరియల్ యొక్క స్వభావాన్ని గురించి తెలుసుకోవడం చాలా అవసరం మనం దాన్ని ఒక మాగ్నెటిక్ సర్క్యూట్ గా పిలవచ్చు మనం ఈ కోర్సును మాగ్నెటిక్ సర్క్యూట్స్ ద్వారా తెలుసుకుందాం ముందుగా మనం సింగిల్ ఫేజ్ మరియు త్రీ ఫేజ్ సర్క్యూట్ ను గురించి తెలుసుకుందాం మీరు ముందుగానే కాంప్లెక్స్ నొటేషన్ గురించి ఫేజర్ గురించి మరియు పవర్ మెజర్మెంట్ గురించి తెలుసుకొని ఉంటారు కనుక ముందుగా ఈ అంశాల గురించి కొద్దిగా చర్చించి తరువాత మాగ్నెటిక్ సర్క్యూట్ గురించి మరియు ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్ గురించి తెలుసుకుందాం మరియు ఒక వైరుతో ఫెర్రో మాగ్నెటిక్ మెటీరియల్ ను చుట్టి నట్లయితే అది ఏ విధంగా ప్రవర్తిస్తుందో తెలుసుకుందాం మనం మూడవ టాపిక్ లో సింగిల్ ఫేజ్ మరియ త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లు గురించి తెలుసుకుందాం మనం ఈ కోర్సును ప్రారంభిస్తూ ఒక ట్రాన్స్ఫార్మర్ ఏ విధంగా గా నిర్మించబడింది అని మరియు అది ఇది ఏ ప్రిన్సిపల్ ద్వారా పనిచేస్తుందో మరియు ట్రాన్స్ఫార్మర్ యొక్క ఫేజార్ డయాగ్రమ్ మరియు కరెంట్ ఇంకా ఓల్టేజీ ఒకదానినుండి మరి ఒకటి ఎంతగా డిస్ప్లేస్ అయ్యాయో తెలుసుకుందాం తరువాత ట్రాన్స్ఫార్మర్ యొక్క సరిసమానమైన సర్క్యూట్ గురించి తెలుసుకుందాం మనం సరిసమానమైన సర్క్యూట్ గురించి తెలుసుకున్న తర్వాత ట్రాన్స్ఫార్మర్ పర్ఫార్మెన్స్ క్యారక్టరిస్టిక్స్ ఎలా ఉందో వోల్టేజ్ రెగ్యులేషన్ మరియు ఎఫిషియన్సీ ద్వారా తెలుసుకోవచ్చు తర్వాత ఓపెన్ సర్క్యూట్ మరియు షార్ట్ సర్క్యూట్ టెస్టులు చేయడం ద్వారా ట్రాన్స్ఫార్మర్ యొక్క సరిసమానమైన పారా మీటర్లను గురించి తెలుసుకోవచ్చు పై విషయాలను తెలుసుకున్న తర్వాత మనం ఆటో ట్రాన్స్ఫార్మర్ మరియు మేజర్మెంట్స్ కోసం ఉపయోగించే ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్ల గురించి తెలుసుకుందాం అందులో మనం పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ మరియు కరెంట్ ట్రాన్స్ఫార్మర్ గురించి తెలుసుకుందాం సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ఎలా పని చేస్తుందో తెలుసుకున్న తర్వాత త్రీఫేజ్ ట్రాన్స్ఫార్మర్ల గురించి తెలుసుకుంటాం త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ లలో ఉన్న స్టార్ స్టార్ మరియు డెల్టా డెల్టా మరియు స్టార్ డెల్టా మరియు డెల్టా స్టార్ మరియు కొన్ని ప్రత్యేకమైన కనక్షన్ల గురించి తెలుసుకుందాం మనం సింగిల్ ఫేజ్ మరియు త్రీ ఫేజ్ ఈ సర్క్యూట్ ల గురించి తెలుసుకోవడానికి సుమారు ఒకటి నుంచి రెండు గంటలు పడుతుంది కాబట్టి నేను సుమారు రెండు గంటల్లో ఇంట్రడక్షన్ క్లాసు తీసుకుంటాను మాగ్నెటిక్ సర్క్యూట్ క్లాసులు సుమారు రెండున్నర గంటలు పడతాయి మరియు ట్రాన్స్ఫార్మర్లు చాలా పెద్ద అంశం కాబట్టి త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ల తో కలిపి సుమారు 10 గంటలు పడతాయి ఎలక్ట్రో మెకానికల్ ఎనర్జీ కన్వర్షన్ అనబడే నాలుగవ టాపిక్ గురించి చూద్దాం ఇప్పటివరకు మనం కథలని భాగాలు కలిగిన స్టాటిక్ మిషన్ల గురించి తెలుసుకున్నాం ఇప్పుడు ఎలక్ట్రో మెకానికల్ కన్వర్షన్ ప్రిన్సిపల్ ద్వారా డైనమిక్ మిషన్ల లో ఎలక్ట్రికల్ నుండి మెకానికల్ కు మరియు మెకానికల్ నుండి ఎలక్ట్రికల్ ఎనర్జీ మాగ్నెటిక్ సర్క్యూట్ ద్వారా ఏ విధంగా మారుతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం ఎలక్ట్రో మెకానికల్ ఎనర్జీ కన్వర్షన్ గురించి ముందుగా 2 నుంచి రెండున్నర గంటల్లో తెలుసుకుందాం తర్వాత మనం చాలా చాలా సింపుల్ నిర్మాణం కలిగిన DC మిషన్ల గురించి వాటి పనితీరు గురించి తెలుసుకుందాం ఇందులో లో DC మెషిన్ యొక్క నిర్మాణం గురించి తర్వాత DC మెషిన్ లలో ఉన్న వివిధ రకాలను మరియు దాని వర్కింగ్ ప్రిన్సిపల్ మరియు ఆర్మేచర్ రియాక్షన్ అనబడే ముఖ్యమైన విషయాన్ని గురించి తెలుసుకుందాం ఆర్మేచర్ flux మెయిన్ ఫీల్డ్ flux పైన చూపించే ప్రభావాన్ని ఆర్మేచర్ రియాక్షన్ అంటారు తరువాత మనం DC మెషిన్ యొక్క క్యారెక్టర్స్టిక్స్ ను చూద్దాం అందులో లో మోటార్ కైతే స్పీడ్ టార్క్ క్యారెక్టర్స్టిక్స్ లేదా జనరేటర్ కైతే వోల్టేజి కు మరియు కరెంటుకు మధ్య ఉన్న క్యారెక్టర్స్టిక్స్ గురించి తెలుసుకుందాం మనం మోటారు గురించి తెలుసుకునే టప్పుడు DC మోటార్ ని ఎలా స్టార్ట్ చేయవచ్చును మరియు దాని స్పీడ్ ఎలా కంట్రోల్ చేయవచ్చును అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం DC మెషిన్ యొక్క టెస్టింగ్ మరియు దానికి సంబంధించిన అనేక విషయాలను గూర్చి తెలుసుకుందాం మనం నేర్చుకునే కోర్సులో ఉన్న సమయాన్ని బట్టి DC మిషన్లను పూర్తి చేసిన తర్వాత AC మెషిన్ లలో అత్యంత ముఖ్యమైన ఇండక్షన్ మెషిన్ గురించి తెలుసుకుందాం ఇండస్ట్రీలలో సుమారు 80 ఎలక్ట్రికల్ ఎనర్జీని త్రీఫేజ్ ఇండక్షన్ మెషిన్లు వాడుకుంటాయి ముందుగా మనం రొటేటింగ్ మాగ్నెటిక్ ఫీల్డ్ గురించి తెలుసుకున్న తర్వాత త్రీ ఫేజ్ ఇండక్షన్ మోటార్ గురించి నేర్చుకుందాం టైం లోనూ మరియు స్పేస్ లోనూ ఒకదానినుండి మరొక దానికి 120 డిగ్రీల డిస్ ప్లేస్మెంట్ ఉన్న త్రీఫేజ్ వైన్డింగ్ కు త్రీఫేజ్ ఓల్టేజ్ ను ఇచ్చినప్పుడు రివాల్వింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ విధంగా ఉత్పన్నమవుతుంది అని తెలుసుకుందాం ఈ విధంగా త్రీఫేజ్ ఇండక్షన్ మోటార్ ను ప్రారంభించి squirrel cage మరియు wound rotor అని 2 రకాల కన్స్ట్రక్షన్ కలిగిన ఇండక్షన్ మోటార్ మరియు దాని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ గురించి తెలుసుకుందాం ఇండక్షన్ మోటార్ పనిచేసే సూత్రాన్ని తెలుసుకున్న తర్వాత దాని యొక్క ఫేజార్ డయాగ్రమ్ మరియు ఈక్వివాలెంట్ సర్క్యూట్ గురించి తెలుసుకుందాం తర్వాత మనం టార్క్ ఫార్ములాను అభివృద్ధి చేసి దానినుంచి స్లిప్ లేదా స్పీడ్ టార్క్ క్యారెక్టర్స్టిక్స్ ను తెలుసుకుందాం తర్వాత మనం మోటార్ ని స్టార్ట్ చేయడానికి ఉపయోగించే వివిధ స్టార్టింగ్ పద్ధతిస్ ను తెలుసుకుందాం తర్వాత స్పీడు ను నియంత్రించుటకు కావలసిన పద్దతుల గురించి తెలుసుకుందాం ఇంకా సమయం ఉంటే సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ గురించి కూడా తెలుసుకుందాం మనం సింగల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ గురించి తెలుసుకునే టప్పుడు దానిలో ఉన్న ముఖ్యమైన అంశం డబల్ ఫీల్డ్ రివాల్వింగ్ థియరీ గురించి మరియు సరిసమానమైన సర్క్యూట్ characteristics గురించి తెలుసుకుందాం త్రీఫేజ్ ఇండక్షన్ మోటార్ గురించి కనీసం ఎనిమిది నుంచి పది గంటలు నేర్చుకుందాం తర్వాత synchronous మిషన్ల గురించి నేర్చుకుందాం అందులో ముఖ్యంగా త్రీఫేజ్ జనరేటర్ గురించి ముఖ్యముగా తెలుసుకుందాం మనం జనరేటర్ గా ఉపయోగపడే త్రీఫేజ్ synchronous మెషి న్ని ఆల్టర్నేటర్ అని అంటాం ముందుగా మనం alternator యొక్క వర్గీకరణను మరియు దాని యొక్క నిర్మాణాన్ని గురించి తెలుసుకుందాం మన ముఖ్యంగా జనరేటర్ లో ఉన్న వైండింగ్ యొక్క అమరికను మరియు వైండింగ్ ఫాక్టర్ గురించి మరియు అది జనరేటర్ లో వోల్టేజి ని ఏ విధంగా ప్రభావితం ఏం చేస్తుందో తెలుసుకుందాం తరువాత మనం పవర్ ఏంగిల్ రిలేషన్షిప్ గురుంచి మరియు ఈక్వివలెంట్ సర్క్యూట్ మరియ ఆ మెషిన్ జెనెరేటర్ గా పనిచేస్తుంది కాబట్టి V I characteristics గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం ఆ జనరేటర్ ఏదైనా సమస్య వచ్చినప్పుడు వోల్టేజీ ని సరిగ్గా ఇవ్వగలదో లేదో తెలిసికుందాము తర్వాత మనం పవర్ ఫాక్టర్ గురించి తెలుసుకుందాం తర్వాత అదే మెషిన్ మోటార్ గా ఏ విధంగా పని చేస్తుందో తెలుసుకుందాం తర్వాత synchronous మోటార్ గా పని చేసేటప్పుడు V మరియు inverted V characteristics గురించి తెలుసుకుందాం మనం జనరేటర్ ను ఏ విధంగా synchronize చేయవచ్చు మరియు త్రీఫేజ్ గ్రిడ్ తో ఏ విధంగా synchronization చేయవచ్చో తెలుసుకుందాం త్రీఫేజ్ synchronous జనరేటర్ నుండి పవర్ ను గ్రిడ్ లోనికి పంపించడానికి synchronization చాలా ముఖ్యం కాబట్టి దాని గురించి తప్పకుండా తెలుసుకోవాలి నా ఉద్దేశంలో ఇది ఇండక్షన్ మెషిన్ చదవడానికి కావలసిన సమయం కంటే తక్కువే పడుతుంది సుమారు ఆరు నుంచి 7 గంటలు సరిపోతాయి మనం AC మిషన్స్ గురించి చదవడానికి సుమారు 28 గంటలు పడుతుంది మరియు DC మెషిన్ చదవడం కోసం సుమారు ఎనిమిది నుంచి పది గంటలు సమయం కావాలి కాబట్టి సుమారు ముప్పై ఎనిమిది గంటలు వీటికోసం కేటాయించాలి మరియు ముందుగా తెలుసుకోవలసిన విషయాల కోసం సుమారు నాలుగు గంటలు కేటాయించాలి కాబట్టి సుమారు 40 నుండి 42 మొత్తం ఉపన్యాసాన్ని మనం ప్రణాళిక చేద్దాం ఎలక్ట్రికల్ మెషిన్స్ కోర్సు కోసం కొన్ని బుక్స్ ఉన్నాయి నేను P Sen చే రచింపబడిన Principles of Electrical Machines and Power Electronics అనబడే చాలా సరళమైన పుస్తకాన్ని సిఫార్సు చేస్తున్నాం ఎందుకంటే నేను బోధించే అన్ని విషయాలు అందులో లేనప్పటికీ అది చాలా సరళమైన భాషలో వ్రాసి ఉన్నందున చదవడానికి చాలా అనువుగా ఉంటుంది ఈ పుస్తకంలో ఉన్న పవర్ ఎలక్ట్రానిక్స్ గురించి మనం చూడనక్కరలేదు కానీ ఈ పుస్తకంలో మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్ గురించి చాలా ప్రాథమికంగా మొదలుపెట్టి ఎలక్ట్రికల్ మెషిన్స్ యొక్క ప్రాథమికమైన సూత్రాలను మరియు సింగిల్ ఫేజ్ సర్క్యూట్ గురించి త్రీ ఫేజ్ సర్క్యూట్ గురించి బాగా వివరించినందున నేను ఈ పుస్తకం చాలా మంచి ప్రారంభం ఇస్తుందని భావిస్తున్నాను ఇది John wylie publisher నుండి రెండవ ప్రచురణగా వచ్చింది ఈ సబ్జెక్ట్ కోసం రెండవ పుస్తకంగా M G Say and O Taylor వ్రాసిన DC మిషన్స్ పుస్తకాన్ని సూచిస్తున్నాను ఇవి చాలా విస్తారంగా ఉండడంవల్ల దీన్ని రెండవ పుస్తకంగా ప్రతిపాదిస్తున్నాను ఈ పుస్తకం ELBS English language books society వారిచే ప్రచురింపబడింది అదేవిధంగా ఆల్టర్నేటింగ్ కరెంట్ మెషిన్స్ కోసం మరి ఒకసారి M Say వ్రాసిన Performance and Design of Alternating Current Machines పుస్తకాన్ని సిఫార్సు చేస్తున్నాం ఈ పుస్తకాన్ని కూడా ELBS వారు రు తక్కువ ధరకు ప్రచురించారు దీంతోపాటు Fitzgerald and Kingsley Umans అనబడే ముగ్గురు గురువు రచయితలు రాసిన ఎలక్ట్రికల్ మిషనరీ అనే మరియొక ముఖ్యమైన పుస్తకం కూడా సూచిస్తున్నాను వీటితో పాటు Chapman Stephens వ్రాసిన ఎలక్ట్రికల్ మెషినరీ అనే పుస్తకాన్ని మరియు Electrical Machine by Nagrath and Kothari గారిచే రచింపబడిన పుస్తకాన్ని సూచిస్తున్నారు దీన్ని McGraw Hill India వారు ప్రచురించారు కాబట్టి మీరు ఏ అంశంలో నైనా ఎలాంటి సందేహం వచ్చినా ఈ పుస్తకాలను చదవచ్చు సింగిల్ ఫేజ్ AC సర్క్యూట్స్ అనబడే టాపిక్ తో ప్రారంభిద్దాం మీ అందరికీ సింగిల్ ఫేజ్ ac circuits ను sinusoidal excitation తో ఉపయోగిస్తారని తెలుసు ఇందులో మనం sinusoidal excitation అంటే sinusoidal voltage ను ఇస్తాం ఇందులో మనం sinusoidal వోల్టేజి ఇచ్చినప్పుడు దాన్ని t అని అనుకుందాం మనం ఈ ఫంక్షన్ లో టైం డొమైన్లో తీసుకున్నాము కాబట్టి వాటిని కలిపినప్పుడు గాని తీసివేసినప్పుడు గాని హెచ్చించునప్పుడుగానీ భాగించినప్పుడు గాని differentiate integrate చేసినప్పుడు గాని అవి అన్నీ కూడా sinusoidal quantity గా ఉండాలి ఎలక్ట్రికల్ సర్క్యూట్ లో కొన్ని ప్రాథమికమైన అంశాలు మీకు తెలిసి ఉంటాయి అందులో అనేది రెసిస్టెన్స్ కు సంబంధించినది inductance కు సంబంధించి మరియు capacitance సంబంధించి అని రాయవచ్చు ఇప్పుడు మనం పవర్ యొక్క ఈక్వేషన్ పొందాలంటే ఉపయోగించాలి అదే Instantaneous పవర్ను తెలుసుకోవాలంటే కొన్ని sinusoidal quantities differentiate చేయాలి అలాగే మరికొన్ని sinusoidal quantities integrate చేయాల్సి వస్తుంది అందులో ముఖ్యంగా అనే ఈక్వేషన్ ఉపయోగించాల్సి వస్తుంది sinusoidal వల్ల ముఖ్యమైన ఉపయోగం ఏమిటంటే మనం దాన్ని differentiate చేసిన లేదా integrate చేసిన లేదా divide చేసిన multiply చేసిన తిరిగి sinusoidal ఫంక్షన్ మాత్రమే వస్తుంది ఎందుకంటే ప్రకృతిలో sinusoidal సహజమైన అంశము అందువల్ల అది హఠాత్తుగా పెరగదు లేదా తగ్గదు కాబట్టి sinusoidal quantities ఎక్కువగా ఎలక్ట్రికల్ మరియు మాగ్నెటిక్ సర్క్యూట్లో వాడతాం ఇప్పుడు ఈ quantity వెక్టార్ లేదా రొటేటింగ్ వెక్టార్ గా పిలుస్తాం రొటేటింగ్ వెక్టార్ ను ఫేజార్ అని పిలుస్తాం కాబట్టి మనం ఒక ఫేజార్ గా చూపించేటప్పుడు ఆక్సిస్ పైన ఉన్న ప్రాజెక్ట్ ని జాగ్రత్తగా పరిశీలించి దాన్ని జాగ్రత్తగా తీయాలి ఒక ఉదాహరణగా నేను ఒక టైం ను చూసినప్పుడు అక్కడ 0 వ్యాల్యూ ఉంది అదే మనం దగ్గర చూసినప్పుడు అక్కడ peak వాల్యూ లో సగం ఉంటుంది కాబట్టి దీన్ని ఒక vector ఆగకుండా డా తిరుగుతున్నట్లుగా భావించవచ్చు కనుక నేను టైం దగ్గర చూసినట్లయితే vector ఈ విధంగా ఉంటుంది ఒకవేళ నేను నిలువుగా ఉన్న ఆక్సిస్ మీద ఉన్న vertical projection ను చూసినట్లయితే అది sinusoidal quantity లో టైం దగ్గర 0 విలువ ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా దాని యొక్క విలువ కూడా సున్నా0 ఉంటుంది ఇప్పుడు 30 డిగ్రీల దగ్గర మనం పరిశీలించినట్లయితే ఆ vector కూడా సరిగ్గా 30 డిగ్రీలు తిరిగి ఉంటుంది దాన్ని మనం A అని అనుకుందాం అదేవిధంగా నేను 90 డిగ్రీల కు అనుగుణంగా 180 డిగ్రీలకు 270 డిగ్రీలకు మరియు 360 డిగ్రీ లకు అనుగుణంగా vertical projections గీయగలను ఇది f అనే ఫ్రీక్వెన్సీ తో తిరుగుతుంది అంటే ఒక సెకనులో f అనేది ఒక సెకనులో ఎన్నిసార్లు ఉంటుందో అన్నిసార్లు తిరుగుతుంది మనం 0 నుండి T వరకూ తీసుకుంటే 0 నుండి 360 డిగ్రీలు లేదా radians వరకు సంపూర్ణంగా ఫేజార్ ను తీసుకున్నట్లే కాబట్టి నేను f సార్లు తిరిగింది అని చెప్తే దాని అర్థం ఒక్క సెకండ్ లో రేడియన్ లు తిరిగినట్లే కాబట్టి ఆ ఫేసర్ ఒక సెకండ్ లో తిరిగిన యాంగిల్ ని ఒమేగా అనుకుంటాం కాబట్టి మనం ఏంగిల్ ప్రమాణంగా తీసుకుని గీసిన ప్పుడు మనం t కు బదులుగా wt అని రాయవచ్చు అనేదాన్ని angular velocity అని అంటారు కాబట్టి ఏంగిల్ ని తో సూచిస్తాం మనం కరెంట్ గాని వోల్టేజి గాని x axis మీద చూపించినప్పుడు మనం t కు బదులుగా ని ఉపయోగిస్తాం ఇప్పుడు నేను ఒక inductance ను తీసుకుంటాను మరియు దాని యొక్క ఓల్టేజీ ఉంటుంది అందులో కొంత కరంటుఉందని అనుకుందాం పై కరెంటు ఈక్వేషన్ differentiation చేసినట్లయితే మనకు అనేది వస్తుంది దీన్ని L తో multiply చేసినట్లయితే VL అనే voltage ను పొందగలం ఇందులో వోల్టేజి కరెంటు కంటే లు 90 డిగ్రీలు లీడింగ్లో ఉంటుంది ఇప్పుడు ఆ రెండింటినీ గీసినట్లు అయితే వోల్టేజీ ని తీసిన తర్వాత కరెంటు 90 డిగ్రీల lagging లో గీయ్యాలి ఇప్పుడు ఈ కరెంట్ మరియు వోల్టేజి నీ ఫేజార్ లో అంటే ఏ సమయంలోనైనా కరెంటు చూసినట్లయితే వోల్టేజి దానికి 90 డిగ్రీల leading లో ఉంటుంది కాబట్టి ఎల్లప్పుడూ alternate అయ్యే ఈ రెండు quantities ఏ క్షణంలోనైనా అవి ఏ విధంగా ఒకదానినుండి మరొకటి displace అయ్యా యో తెలుసుకోవచ్చు వీటిని ఫేజార్ అని అంటాం కాబట్టి వాటిని ఫేజార్ క్వాన్టిటి అని అంటాం ఉదాహరణకి ఒక సర్క్యూట్ తీసుకుందాం అందులో లో ఒక alternating voltage మరియు ఒక resistance మరియు ఒక inductance మరొక resistance వాటితో పాటు ఒక capacitance వాటితో పాటు మరొక resistance ను తీసుకుందాం ఈ సర్క్యూట్ యొక్క ఫేజార్ గీయడం అంత సులభం కాదు ఆ సర్క్యూట్ లో ఉన్న ఎలిమెంట్స్ లో కరెంటు iL iR1 iR2 iR3 అని అనుకుందాం అంతేకాకుండా i అనే కరెంటు కెపాసిటర్ C ద్వారా ప్రవహిస్తుంది అని అనుకుందాం కనుక ఒక తేలికగా రాసే విధానాన్ని కావాలనుకున్నప్పుడు మనం complex కాంప్లెక్స్ నంబర్లలో రాయవచ్చు ఇప్పుడు Vc రాయాలి అనుకున్నప్పుడు దానికి ఒక హారిజాంటల్ కాంపొనెంట్ మరియు vertical కాంపోనెంట్ ఉంటాయి హారిజంటల్ గా ఉండే దాన్ని రియల్ అని మరియు vertical కాంపోనెంట్ ను ఇమాజినరీ పార్ట్ అని అంటాం కాబట్టి ఒక కాంప్లెక్స్ నెంబర్లో ఒక రియల్ మరియు ఒక ఇమాజినరీ ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనం ఒక sinusoidal quantity నీ ఫేజార్ గా కాకుండా ఒక కాంప్లెక్స్ నెంబర్ గా చూపిస్తున్నాం కాంప్లెక్స్ నంబర్స్ వల్ల మనకు కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలు ఉన్నాయి ఒక ఉదాహరణగా గా అనేదాన్ని గా చూపించి నట్లయితే అలాగే ను చూపిస్తున్నాను ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే i కి బదులుగా j ఉపయోగిస్తున్నాం అలాగే సాధారణంగా కాంప్లెక్స్ నంబర్స్ మరియు అని చూపిస్తారు కానీ మనం అనే ప్రకారంగా కాంప్లెక్స్ నంబర్స్ వాడుతున్నాం కాబట్టి మనం మరియు అని చూపించినప్పుడు నీ మనం సులభంగా గా ద్వారా పొందొచ్చు దాన్ని నేను రూపంలో చూపించినప్పుడు రెండింటినీ చాలా సులభంగా కలగొచ్చు కాబట్టి మనకు కాంప్లెక్స్ నంబర్స్ ఉన్నప్పుడు algebraic operationsను చాలా సులభంగా చేయవచ్చు మనం కాంప్లెక్స్ నెంబర్ రూపంలో మరియు తీసుకున్నప్పుడు వాటిని మరియు రూపంలో కూడా చూపవచ్చు పవర్ ని మనం సాధారణంగా అనే రూపంలో చూపిస్తాం అదేవిధంగా రాస్తాం అందులో రియల్ పవర్ ద్వారా పొందొచ్చు ఈ విషయాన్నే మనం AC సర్క్యూట్ లో నేర్చు కొని ఉన్నాం అనే విధంగా రియాక్టివ్ పవర్ను ద్వారా తెలుసుకోవచ్చు పవర్ ను కాంప్లెక్స్ ఫార్ము లో అని తెలుసుకుందాం అందులో p అంటే రియల్ పవర్ మరియు Q అంటే రీయాక్టివ్ పవర్ రియల్ పవర్ P ను అనే విధంగా రాస్తాము అదేవిధంగా Q ను అనేదానితో చూపిస్తాం చివరిగా మనం రియల్ పవర్ ను మరియు రియాక్టివ్ పవర్ ను కలిసినప్పుడు మనకు వచ్చే మొత్తం పవర్ ను పవర్ అని అంటారు మరియు దాన్ని తో సూచిస్తాం కాబట్టి మనం కరెంటు వోల్టేజి ను ఈ విధంగా చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు అది సరైన ఫలితాన్ని ఇవ్వదు కాబట్టి మనం I యొక్క కాంజుగేట్ ను తీసుకోవాల్సి వస్తుంది మనం ఈ విధంగా గా వెనక్కు వెళ్లి చూసినట్లయితే P మరియు Q ఎక్స్ప్రెషన్ పొందగలుగుతాం అదే మనం అని రాసినట్లయితే మనం ను పొందగలుగుతాం కాబట్టి మనం multiply చేయడానికి ప్రయత్నించినప్పుడు మనం V I అనే దాంట్లో సహజంగానే పొందుతాం అదేవిధంగా j ను మరలా j తో మళ్లీ ప్లే చేసినప్పుడు 1 పొందుతాం అప్పుడు నేను పొందుతాను అది రియల్ పవర్ కు సంబంధించిన భాగం మరియు ఇమాజినరీ పార్ట్ j ఉంటుంది మనం జాగ్రత్తగా చూసినట్లయితే అవి P మరియు Q కు సరిగ్గా సరిపోతాయి కాబట్టి మనం apparent పవర్ యొక్క ఎక్స్ప్రెషన్ లేదా అని రాయాలి కాబట్టి కాంప్లెక్స్ రూపంలో మనం పవర్ ను చాలా తేలిగ్గా లెక్క కట్టగలం అదేవిధంగా కరెంట్ లను కలిగినప్పుడు లేదా multiply చేసినప్పుడు లేదా వోల్టేజ్ లను multiply చేయడానికి చాలా తేలిగ్గా ఉంటుంది ఈ పనులన్నీ చాలా తేలిగ్గా మనం కాంప్లెక్స్ నంబర్ లలో చేయగలము కాబట్టి మనం సాధారణంగా సింగిల్ ఫేస్ AC quantities లేదా సింగిల్ ఫేజ్ AC sinusoidal quantities ను రెండు విధాలుగా చూపిస్తాం అందులో ఒకటి కాంప్లెక్స్ ఫార్మ్ మరియు రెండవది దాని నుండి తయారైన ఫేజార్ డయాగ్రమ్ కాబట్టి మనం ట్రాన్స్ఫార్మర్ లేదా AC మెషిన్ యొక్క ఫేజార్ ను గాని లేదా ఈక్వివలెంట్ సర్క్యూట్ గాని పవర్ ని గాని తెలుసుకోవడానికి కాంప్లెక్స్ ను ఎక్కువగా ఉపయోగిస్తాం కాబట్టి ఇది ఇది చాలా ముఖ్యమైన విషయం అని తెలుసుకోవాలి ఇప్పుడు మనం 3 ఫేజ్ సర్క్యూట్స్ కు సంబంధించిన కొన్ని విషయాలను పరిశీలన చేద్దాం మీరు మార్కెట్లో దొరికే ఏసీ మిషన్స్ ను చూసినట్లయితే అవి చాలావరకూ త్రీ ఫేజ్ సంబంధించినవే ఈ త్రీఫేజ్ ఇండక్షన్ మెషిన్ ను మొదటిగా Tesla అనే సైంటిస్ట్ 1890 లో తయారు చేశాడు అప్పటినుండి ఇప్పటివరకూ ఆ డిజైన్ లో ఏ మార్పూ లేదు దీనికి చాలా గొప్ప ప్రయోజనాలు ఉన్నాయి త్రీఫేజ్ ఇండక్షన్ మోటార్ లో చూసినట్లయితే అనే మూడు సర్క్యూట్ లలో ఉన్న ఓల్టేజీ లు మరియు అనేవి మూడు సర్క్యూట్ లలో ఉన్న కరెంటు అయితే మనం మొత్తం పవర్ ను అనే దాని ద్వారా తెలుసుకోవచ్చు వాటిలో ఏ ఒక్కటి తక్కువ అయినా సరే మిగతావి ఎక్కువ మొత్తాన్ని బాలన్స్ చేస్తాయి ఆ విదంగా ను కాన్స్టాంట్ గ ఇస్తాయి ఇప్పుడు ఆ కాన్స్టాంట్ పవర్ ను తో భాగించినట్టయి తే వచ్చే టార్క్ కూడా కాన్స్టాంట్ వస్తుంది మనకు పవర్ మరియు టార్క్ కాన్స్టాంట్ గా ఉండటం వలన అవి చాల ఎక్కువ పవర్ రేటింగ్ వున్నా machines కు బాగా సరిపోతాయి అవి సుమారు 100 KW ల నుండి కొన్ని MW ల వరకు బాగా పనిచేస్తాయి ఎక్కు వ సామర్థ్యం కలిగిన మిషన్లలో టార్క్ లో కలిగే మార్పులు మెషిన్ షాఫ్ట్ దగ్గర వైబ్రేషన్స్ రావడానికి కారణం కారణమవుతాయి కాబట్టి అ ఎక్కువ శక్తి అవసరమయ్యే చోట త్రీ ఫేజ్ అనేది చాలా బాగా ఉపయోగ పడుతుంది మరొక ఒక ముఖ్యమైన విషయం ఏమంటే ఈ త్రీ ఫేజ్ ను స్టార్ లో లేదా డెల్టా లో కలప వచ్చు ఇప్పుడు అనే త్రీ ఫేజ్ ఓల్టేజి మన వద్ద ఉన్నట్లయితే వాటిని స్టార్ సర్క్యూట్లో లేదా డెల్టా సర్క్యూట్లో కలపవచ్చు కాబట్టి ట్రాన్స్మిషన్ లైన్ లను త్రీఫేజ్ లో కలపవచ్చు మరియు పవర్ ను పంపించాలంటే సింగిల్ ఫేజ్ లో 2 కండక్టర్ లు కావాలి అదే త్రీఫేజ్ కు మూడు కండక్టర్ లు కావాలి సింగిల్ ఫేజ్ లో 2 కండక్టర్ల ద్వారా P అనే పవర్ పంపించ గలిగితే అదే త్రీ ఫేజ్ లో మూడు కండక్టర్ల ద్వారా 3 రెట్లు 3P అనే పవర్ను పంపించగలరు అందువల్ల మనం సింగిల్ ఫేజ్ నుండి త్రీ ఫేజ్ కు కలిగినట్లయితే మనం కాపర్ కండక్టర్లకు అయ్యే ఖర్చు తగ్గించుకో గలం సాధారణంగా చాలావరకు ట్రాన్స్మిషన్ లైను లకు ఒక న్యూట్రల్ కండక్టర్ ఉంటుంది కొన్ని సందర్భాల్లో త్రీఫేజ్ లైన్ లో కూడా న్యూట్రల్ కండక్టర్ ఉంటుంది ఇప్పుడు జాగ్రత్తగా పరిశీలించినట్లయితే 3 ఫేజ్ లో నాలుగు కండక్టర్లు 3P అనే పవర్ను పంపించ గలిగితే సింగిల్ ఫేజ్ లో 2 కండక్టర్లు కేవలం P అనే పవర్ను పంపించగలవు కాబట్టి కాపర్ యొక్క ఖర్చు తగ్గుతుందని ఖచ్చితంగా చెప్పొచ్చు కాబట్టి త్రీ ఫేజ్ ను జనరేషన్ కు ట్రాన్స్మిషన్ కోసం మరియు డిస్ట్రిబ్యూషన్ కోసం వాడతారు గృహ అవసరాలకు సింగిల్ ఫేజ్ ను వాడుతారు కాబట్టి త్రీఫేజ్ గురించి మరియు పవర్ ను రియాక్ట్ పవర్ ను ఏ విధంగా మెజర్ చేయవచ్చు అని తప్పనిసరిగా తెలుసుకోవాలి మనం 3 ఫేజ్ లోడ్ ను measure చేయాలనుకుప్పుడు అందులో చాలా వరకు బాలన్సుడ్ లోడ్ లు ఉంటాయి కనుక ఆన్బాలన్సుడ్ లోడ్ల గురించి ఎక్కువగా తెలుసుకో వలసిన అవసరం లేదు బాలన్సుడ్ లోడ్ యొక్క పవర్ను measure చేయడం ఎలాగో తెలుసుకుందాం మనం చాల విధాలుగా పవర్ ను measure చెయ్యొచ్చు అందులో సింగల్ వాట్ మీటర్ పద్ధతి ఒకటి ఈ పద్ధతి ను ఉపయోగించాలంటే న్యూట్రల్ వైర్ తప్పనిసరిగా ఉండాలి మనం ఈ పద్ధతి ను చాలా సమయాల్లో వాడలేం ఎందుకంటే nuetral వైర్ను 3 ఫేజ్ లో ఎక్కువగా వాడరు కాబట్టి అదేవిధంగా ఏ సర్క్యూట్లో అయితే న్యూట్రల్ వైర్ ఉంటుందో అందులో లో 3 వాట్ మీటర్ పద్ధతి వాడవచ్చు అదే డెల్టా కనెక్షన్ అయితే కొంచెం కష్టం అవుతుంది కనుక 2 వాట్ మీటర్ పద్ధతి అన్ని రకాల సర్క్యూట్ లకు బాగా పనిచేస్తుంది బాలన్స్ డ్ లోడ్ అయిన అన్బాలన్స్డ్ లోడ్ అయినా మెజర్ చేయడానికి 2 వాట్ మీటర్ పద్ధతి వాడొచ్చు ఇప్పుడు 2 వాట్ మీటర్ పద్ధతి కు సంబంధించిన సర్క్యూట్ గురించి తెలుసుకుందాం ఒక త్రీఫేజ్ సప్లై ను తీసుకుందాం దానికి ఉన్న ఓల్టేజీ లను అని అనుకుందాం మరియు ఒక న్యూట్రల్ వైర్ కూడా తీసుకుందాం ఇప్పుడు ఒక డెల్టా లేదా స్టార్ కనెక్షన్లు ఉన్న ఒక లోడ్ తీసుకుందాం మన దగ్గర 2 వాట్ మీటర్ లు ఉన్నప్పుడు మొదటి వాట్ మీటర్ కరెంటు కోయిల్ ను పైనున్న ఫేజ్ వైర్ కు సిరీస్ లో కలపాలి మరియు రెండవ వాట్ మీటర్ యొక్క కరెంటు కాయిల్ ను క్రిందనున్న ఫేజ్ వైర్ కు సిరీస్ లో కలపాలి ఇప్పుడు రెండు వాట్ మీటర్ల యొక్క ప్రెజర్ కాయిల్ ను మధ్యలో ఉన్న ఎటువంటి కరెంట్ కాయిల్ ను కలపని మూడవ ఫేజ్ కు కలపాలి ఈ మూడవ ఫేజ్ వైరు లోడ్ కి డైరెక్ట్ గా కలపబడి ఉంటుంది వాట్ మీటర్ ను చూసినట్లు అయితే M మరియు L అనే టెర్మినల్స్ మధ్య కరెంటు కోయిల్ ఉంటుంది M అని అంటే మైన్స్ అని మరియు L ని లోడ్ అని అంటారు మొదటి వాట్ మీటర్ టెర్మినల్స్ ను M1 మరియు L1 అని అనుకుందాం ప్రెజర్ కోయిల్ ను కామన్ పాయింట్ కు కనెక్ట్ అయి ఉంటుంది ఈ కామం పాయింట్ C కరెంటు కాయిల్ కు మరియు ప్రెషర్ కోయిలకు మధ్య ఉంటుంది అలాగే 3 ఫేజ్ 2 వాట్ మీటర్ పద్ధతి ను వాడినప్పుడు కనెక్షన్ లను COM1 మరియు v1 అని పిలవవచ్చు సాధారణంగా 3 ఫేజ్ INSTANTANEOUS పవర్ ను ద్వారా తెలుసుకోవచ్చు కానీ నిజంగా పవర్ ఎంతుందో ద్వారా తెలుసుకోవచ్చు పవర్ ను P తో చూపిస్తాం లోడ్ యొక్క పవర్ ఫాక్టర్ ను తో చూపిస్తాం లోడ్ యొక్క పవర్ ఫాక్టర్ ను ఇక్కడ యోచూపిస్తున్నాం మొదటి వాట్ట్ మీటర్ మరియు రెండవ వాట్మీటర్నుండి ఏం తెలుసుకోవచ్చో చూద్దాం మొదటి వాట్ మీటర్లో కరెంటు I అనేది ఉంటుంది అలాగే కోయిల్ లో A మరియు ఫేజ్ B మధ్యవున్న వోల్టేజ్ Vab ఉంటుంది కరెంటుకోయిల్ లోవున్నా కరెంటును అని అనుకుందాం కాబట్టి ఇక్కడ అని రాసినప్పుడు దాన్ని RMS వేల్యూ అని అనుకుందాం అలాగే పవర్ ను అని మరియు కు మరియు కు మద్య వున్న ఏంగెల్ ను cos తో తీసుకోవాలి ఏవిదంగా మనం మొదటి వాట్ మీటర్ లో వున్నా పవర్ W2 ను తెలుసుకోవచ్చు అదేవిధంగా 2 వాట్ మీటర్ లో ఉన్న పవర్ ను అందులో ఉన్న కరెంటు మరియు ఆ వాట్ మీటర్ ప్రెషర్ కోయిల్ కు ఉన్న వోల్టేజి ద్వారా తెలుసుకోవచ్చు

మనం ఫేజార్ డైయాగ్రమ్ ను గీసినప్పుడు ఏది ఏవిదంగా ఉంటుందో తెలుసుకుందాం ఆదియాగ్రమ్లో3 వోల్టేజ్లను అనిఅనుకుందాం మరియు అవి ఒక దాని నుండి మరొకటి 120 డిగ్రీల దూరంగాఉంటాయి B ఫేస్నుగీసినప్పుడు అని అదే రెవెర్సెలో గీసినప్పుడు దాన్నిఅనిఅనుకుందాం ఇప్పుడు కివున్న వోల్టేజ్ని అని అంటాం అదేవిదంగా మనం మరియు వోల్టేజ్ లను గీద్దాం మనం లాగింగ్ పవర్ ఫాక్టర్ ను తీసుకున్నాం కాబట్టి కరెంటు దాని వోల్టాజ్ Va తో లాగింగ్ లో ఉంటుంది అదేవిధంగా వోల్టేజ్ Vb తో అనే ఏంగెల్ తో లాగింగ్ లోఉంటుంది అలాగే కూడా దాని వోల్టాజ్ తో అనే ఏంగెల్ తో లాగింగ్ లో ఉంటుంది ఇప్పుడు W1 లో పవర్ ను కనుక్కోవడానకు మరియు మధ్య ఉన్న angle ను తెలుసుకో వాలి ఈ ఉదాహరణ లో దాన్ని 30 డిగ్రీ లు ఉంది అనుకుందాం ఇప్పుడు మనకు angle వస్తుంది మరియు పవర్ అనేది ఉంటుంది అదేవిదంగా రెండవ వాట్ మీటర్ లో పవర్ ను ద్వారా పొందగలం అందులో ఉన్న angle అనేది ఉంటుంది అదేవిధంగా మనం లేదా ను లైన్ కరెంటు IL అని అనుకోవచ్చు ఇందులో angle ఉంటుంది పవర్ ను నుండి పొందొచ్చు ఇందులో cos అంటే మరియు వీటి నుండి మనం అనేదాన్ని పొందగలం అవ్వడం వలన పవర్ రూట్ అవుతుంది మనం ముందుగానే పవర్ expression ను √అని తెలుసుకున్నాము అది లేదా W2 ను పొందడానికి ఉపయోగపడుతుంది ఈ విదంగా మనం 3 ఫేజ్ పవర్ ను కేవలం 2 వాట్ మీటర్ లను వాడి తెలుసుకోగలం మరియు ఈ పద్ధతి మిగతావాటితో పోల్చితే చాల నమ్మకమైనది కానీ మనం మరియు అని రాసినప్పుడు ఏంగెల్ 60 డిగ్రీల డిగ్రీ ల కన్నా ఎక్కువ ఉన్నప్పుడు అని వస్తుంది కాబట్టి పవర్ ఫాక్టర్ ఏంగెల్ 60 డిగ్రీలు ఉన్నప్పుడు ఒక వాట్ మీటర్ రీడింగ్ 0 అవుతుంది మరియు మరొక వాట్ మీటర్ రీడింగ్ పాజిటివ్ వేల్యూ వస్తుంది ఎందుకంటే అవుతోంది కాబట్టి కనుక ఎప్పుడైనా ఏంగెల్ 60 డిగ్రీ ల కంటే ఎక్కువ ఉన్నప్పుడు W1 నెగెటివ్ అవుతుంది మరియు W2 పాజిటివ్ అవుతుంది అప్పుడు ఒక వాట్ మీటర్ యొక్క పాయింటర్ వెనక్కు తిరుగుతుంది అప్పుడు దాన్ని మనం నెగెటివ్ వేల్యూ గ తీసుకొని పాజిటివ్ వేల్యూ నుండి తీసివేయాలి మనం W1 లో ఉన్న మాగ్నిట్యూడ్ ను X అనుకుందాం W2 లోఉన్నపాజిటివ్ మాగ్నిట్యూడ్ ను Y అని అనుకుందాం ఇప్పుడు నెట్ పవర్ ను అని అనుకుందాం అదేవిదంగా ఒకవేళ అని కండిషన్ వచ్చినప్పుడు మొత్తం పవర్ ను పొందడానికి W1 ను మరియు W2 ను కలపాలి మన దగ్గర వున్న ఎక్స్ప్రెషన్ల మరియు ప్రకారం పవర్ను పొందొచ్చు ను మనం అని రాయవచ్చు మరియు దాన్ని అని రాయవచ్చు కావడం మనకు అనే ఏకప్రేషన్ వస్తుంది కనుక మనం అని రాసినప్పుడు అది గ మారుతుంది కనుక ఒకవేళ అయితే అపుడు అవుతుంది ఇక్కడ కాబట్టి ఫై angle కూడా0 అవుతుంది అంటే ఇది యూనిటీ పవర్ ఫాక్టర్ కండిషన్ ఎప్పుడైతే W1 W2 తో సమానం అవుతుందో అప్పుడు యూనిటీ పవర్ ఫా క్టర్ వస్తుంది మనకు W1 మరియు W2 తెలిసినట్టు ఐతే మనము పవర్ ఫాక్టర్ ను తెలుసుకోగలం కాబట్టి 2 వాట్ మీటర్ పద్ధతి వల్ల చాల ప్రయోజనాలు ఉన్నాయి మరియు లోడ్ యొక్క పవర్ ఫాక్టర్ ను కూడా తెలుసుకోవచ్చు అది బాలన్సుడ్ లోడ్ అయినా unbalanced లోడ్ అయినా 2 వాట్ మీటర్ ల తో పవర్ ను చాల ఖచ్చితం గా కొలవవచ్చు